మేధో సంపత్తి హక్కులు ఎలాంటివో వాటి వల్ల ఏమేమి పొందవచ్చో చూద్దాం పేటెంట్లు ప్రత్యేకమైన హక్కును మంజూరు చేస్తాయి అవి ప్రభుత్వం చేత ఇవ్వబడతాయి ఇవి ప్రత్యేకమైనవి ఎందుకంటే ఇవి ఇతరులను ఆపే సామర్థ్యాన్ని ఇస్తాయి తయారీ చేయడం అమ్మడం వాడుకోవడం అమ్మకానికి పెట్టడం దిగుమతి చేసుకోవడం లాంటి హక్కులు ఇవి మనకు ఇస్తాయి వీటి కాల పరిమితి కూడా చాలా ఎక్కువే ప్రస్తుతానికి వీటి కాల పరిమితి ధరఖాస్తు చేసిన తేదీ నుండీ 20 సంవత్సరాలు ఆ తర్వాత ఆ హక్కు పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది ఈ పేటెంట్లో విషయం ఏదైతే వుంటుందో దాన్ని ఈ 20 సంవత్సరాల కాల పరిమితి తర్వాత అందరూ ఉచితంగా వాడుకోవచ్చు కాపీరైట్ అనేది మనకు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక హక్కు కావాలంటే దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా నేను ఇంతకు ముందే చెప్పినట్లు మీరు ఏదైనా ప్రచురిస్తుంటే మీరు చేయాల్సిందల్లా కాపీరైట్ నోటీసును ఆ పుస్తకంలో ప్రచురించడమే అంటే ఒక వృత్తంలో 'C' అన్న అక్షరాన్ని పెట్టడమే దానితో పాటు మీ పేరు మరియు అది ప్రచురించబడిన సంవత్సరం కూడా అక్కడ రాయాలి మీరు చాలా రచనలలో ఈ కాపీరైట్ నోటీసును చూస్తారు అదే కాపీరైట్ హక్కు ఆ పుస్తక రచయిత మీరే దాని మీద హక్కులు మీవే కాబట్టి కాపీరైట్ అనేది రెండు విధాలుగా పొందవచ్చు కాపీరైట్ కోసం ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకుని పొందవచ్చు లేదా ప్రచురించబడిన పుస్తకంలోవెబ్ సైట్ లో కాపీరైట్ నోటీసు పబ్లిష్ చేసినా సరిపోతుంది విద్యార్ధి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలా అవసరం లేదు వాస్తవానికి ప్రతీ లైబ్రరీలో ఉండే పుస్తకాలు అన్నింటిలో కాపీరైట్ నోటీసు ఉంటుంది అది చాలు చట్టబద్ధత రావడానికి విడిగా నమోదు చేయవలసిన అవసరం లేదు ఈ రోజులలో ఉన్న చాలా వెబ్సైట్లలో ఈ కాపీరైట్ ఉంటుంది ఏ వెబ్సైటు లోనైనా ఫలానా సంవత్సరం నుండి ఫలానా సంవత్సరం వరకు కంపెనీ పేరిట కాపీరైట్ ఉందని రాయబడి ఉంటుంది వెబ్సైట్లో ఉంచిన ప్రతీ విషయం కాపీరైట్ చేయబడిందని మరియు వాటి నకళ్ళు కావాలంటే సాంకేతికంగా వారి అనుమతితో మాత్రమే చేయాలి అని దీనిని బట్టి మనం గ్రహించాలి కానీ వెబ్సైట్తో ఉన్న ఒక సమస్య ఏమిటంటే నేను ఏదైనా విషయాన్ని కాపీ చేసి వాడుకోనవసరం లేదు నేను ఆ వెబ్సైట్కు నేరుగా హైపర్లింక్ ఇవ్వగలను కాబట్టి ఆ కోణంలో చూస్తే వెబ్సైటుకు కాపీరైట్ అనేది అసంబద్ధం ఎందుకంటే నేను నా వెబ్సైట్ నుండి హైపర్లింక్ ఇచ్చి ఆ వ్యక్తి ప్రసంగాన్ని తీసుకోవచ్చు విద్యార్ధి మరి లోగోల పరిస్థితి ఏమిటి లోగో అనేది ట్రేడ్మార్క్ చట్టం ద్వారా రక్షించబడుతుంది కాని కాపీరైట్ పరిధి లోనికి వచ్చే వెబ్ సైట్ లలో వున్న విషయాన్ని వాడుకోవడం చాలా సులువు నేను మెర్సిడెస్ బెంజ్ కార్ వెబ్ సైట్ లేదా టాటా మోటార్స్ వెబ్సైటు లోని విషయాలను వాడుకోవాలనుకోండి నేను ఆ వెబ్ సైట్ లోనుండి విషయాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు వాటి హైపర్ టెక్స్ట్ లింక్ ఇస్తే సరిపోతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎవరైనా ఆ వెబ్సైటు లోనికి వెళ్లి తమకు కావాల్సిన విషయాన్ని చదువుకోవచ్చు విద్యార్ధి వీటి కాల పరిమితి ఎంత ఒకే పేరుతో వీటిని తీసుకోకూడదా ఇది కాపీరైట్ పరిధిలోకి రాదు ఇది ఒక కంపెనీ పేరును నమోదు చేయడం వంటి ప్రత్యేక రిజిస్ట్రేషన్ పద్ధతి కాపీరైట్ చట్టం పరిధిలోకి రాదు కంపెనీ యొక్క చట్టంలో దానికో పేరు ఉంది డొమైన్ పేరును నమోదు చేయడం కాపీరైట్ చట్టం పరిధిలోకి రాదు డొమైన్ రిజిస్ట్రేషన్ సర్వీస్ ఉంది దాన్ని ప్రయివేట్ వ్యక్తులు నిర్వహిస్తారు మీరు ఆ డొమైన్ పేరు రెన్యూ చేయించు కున్నంత కాలం ఆ పేరు మీదే కాబట్టి ఆ విషయాలు కాపీ రైట్ యొక్క పరిధి లోనికి రావు వేరే ఏర్పాటు ఉంటుంది కంపెనీ చట్టం వంటి కొన్ని శాసనాలు ఉండి ఉండవచ్చు దీని ద్వారా మీరు కంపెనీ పేర్లను నమోదు చేయవచ్చు మరియు ఇప్పుడు ఈ హక్కులు బహుళ విషయాలకు సంబంధించినవి మీరు ముద్రించవచ్చు రికార్డు చేయవచ్చు ఈ హక్కుల పరిమితి రచయిత జీవిత కాలం తర్వాత 60 సంవత్సరాలు విద్యార్ధి వీటికీ ఏదైనా సంస్థ ఉందా కొన్ని దేశాలలో ఇది తయారు చేయబడిన తేది నుండి 60 సంవత్సరాలు మరి కొన్ని దేశాల్లో ఇది 50 సంవత్సరాలు అమెరికాలో 60 కంటే ఎక్కువ కాల పరిమితి ఉంది ఈ కాపీరైట్ యొక్క కాల పరిమితి దేశాలను బట్టి మారుతుంది మన దగ్గర కాపీరైట్ చేయబడిన వస్తువు ఉంటే వాటి వినియోగం అనేక దేశాలలో ఉంటే ఆ దేశపు పరిమితులను బట్టి వాటి కాల పరిమితిలో మార్పు ఉంటుంది ట్రిప్స్ ఒప్పందం లాగా వీటికి విశ్వవ్యాప్తంగా ఒకే ఒప్పందం లేదు ట్రేడ్ మార్క్ ల పరిస్థితి చూస్తే ట్రేడ్ మార్క్ లు అనేవి ప్రత్యేక హక్కులు వీటిని ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంటుంది లేదా వీటిని ఉపయోగించడం ద్వారా వీటిపై హక్కు పొందవచ్చు ఉపయోగం ద్వారా స్థాపించడం అంటే యూరోప్ లో IKEA అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ప్రతీ దేశంలో దుకాణాలు తెరుస్తుంది ఆ సంస్థ ఇంత వరకు భారత దేశం రాలేదని అనుకుందాం ఎవరైనా భారతీయ తయారీదారు IKEA అన్న పేరు ఉపయోగించడం మొదలుపెడితే IKEA కు సంబందించిన వారు వచ్చి ఆ వ్యక్తిని ఆపవచ్చు ఎందుకంటే IKEA సంస్థ అంతర్జాతీయ ఉపయోగాన్ని కలిగిఉండడం ద్వారా ఆ పేరుపై లోగో పై వారి హక్కు స్థాపించబడింది అంతే కాక వారు ప్రపంచ ఖ్యాతి కలిగి ఉంటారు కాబట్టి భారత దేశంలో వారికి వ్యాపారం లేకపోయినా గానీ లేదా ఇక్కడ వారికి చట్టబద్ధమైన హక్కులు లేకపోయినా గానీ వారి పేరు ప్రఖ్యాతలకు భంగం కలగకుండా చూసుకునే హక్కు వారికుంది ఆ కోణంలో ట్రేడ్ మార్క్ లు అని మనం చెప్పుకున్నప్పుడు ఉపయోగించడం వల్ల పొందే హక్కుని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం విద్యార్ధి దీన్ని బట్టి చూస్తే ఒక ట్రేడ్మార్క్ ను ఇండియా లో రిజిస్టర్ చేయకపోయినా గానీ ఒక 20 లేదా 30 సంవత్సరాల పాటు ఇలా హక్కును పొందవచ్చా మీరు దాన్ని నమోదు చేయకపోయినా మీరు వాణిజ్యంలో ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ నియమం వర్తిస్తుంది ఆ వ్యాపారం నుండి మీకు వచ్చిన ఖ్యాతి ఉంది అందువల్ల పాత వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులు వారు తమ ట్రేడ్మార్క్ ని రిజిస్టర్ చేసుకోరు వ్యాపారం చాలా చిన్నదిగా ఉందన్న కారణం వల్లో లేదా వేరే కారణాల వల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోరు అన్న విషయం మనకు తెలుసు అప్పుడు తరువాతి తరం వారు ఆ వ్యాపారాన్ని తీసుకొని వ్యాపార పరిధి పెంచి అన్ని ప్రదేశాలకు తీసుకెళ్లగలుగుతారు ఇదీ మనకు తెలిసిన విషయమే ఈ కొత్త తరం వారు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్నారు ఎందుకంటే కొత్త తరం వారికి ఈ హక్కులు వాటి ఉపయోగాల గురించి తెలుసు కాని రిజిస్ట్రేషన్ లేక పోయినా ఎవరన్నా ఆ గుర్తుని వాడుతుంటే దానిని వీరు ఆపగలుగుతారు రెండో నియమం అనుసరించి కాబట్టి రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా ఆ గుర్తుల్ని ఇంతకు ముందు నుంచి మనమే వాడాము కాబట్టి ఆ రైట్ మనదే అవుతుంది ఈ ట్రేడ్మార్క్ అంటేనే మన ఉత్పత్తుల ద్వారా మనం అందించే సేవల ద్వారా మనకొచ్చే గుర్తింపు సాధారణ ఉప్పు ప్యాకెట్ పై టాటా గుర్తు ను చూసినప్పుడు దాన్ని ఎవరు చేసారో మనకు తెలుస్తుంది ఆటోమొబైల్ పై అదే గుర్తు చూసినప్పుడు ఎవరు దాన్ని తయారు చేసారో తెలుస్తుంది అదే విధంగా TCS ఐటి కంపెనీ పై అదే గుర్తుని చూస్తే దాని విలువ మనకు తెలుస్తుంది కాబట్టి వస్తువును తయారుచేసిన వారిని గుర్తించడానికి లేదా వస్తువులు మరియు సేవల మూలం గురించి మరింత తెలుసుకోవడానికి ఈ ట్రేడ్మార్క్ గుర్తులు మనకు సహాయపడతాయి ఈ గుర్తు లు గౌరవించబడని ఈ ప్రపంచంలో పైరసీ మరియు నకిలీ వస్తువుల తయారి ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే ప్రజలు ఇప్పుడు సాదారణ కారును టాటా కార్ గా భావించవచ్చు లేదా వారు సాదారణ ఉత్పత్తులను టాటా ఉత్పత్తులుగా విస్వసించవచ్చు కాబట్టి అవి ఆ ఉత్పత్తుల విశ్వసనీయతకు సంబంధించిన సమస్యలుగా ఉంటాయి మరియు సంస్థ యొక్క ఖ్యాతిని కూడా అవి ప్రభావితం చేయవచ్చు ఎందుకంటే వ్యాపారాలు కీర్తిపై నడుస్తాయి మరియు కీర్తి అనేది కొన్ని సంవత్సరాలుగా నిర్మించబడుతుంది కొన్నిసార్లు ఖ్యాతిని సంపాదించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది మరియు ఈ ట్రేడ్మార్క్లు ఒక వ్యాపారానికి ఒక రకమైన రాయబారిగా మారతాయి కాబట్టి వారు గుర్తును చూసినప్పుడు ఆ గుర్తుకు చాలా ఖ్యాతి ఉంది అని గ్రహిస్తారు ఎందుకంటే ఈ గుర్తు సంస్థ యొక్క నాణ్యత యొక్క గుర్తింపు ఇతరులు ఇదే గుర్తును ఉపయోగించినప్పుడు నాణ్యతను ఇవ్వలేకపోతే అది ఆ original సంస్థకు చెడ్డ పేరు తెస్తుంది ఒక వేల ఈ రెండో సంస్థ నాణ్యమైన సేవలు ఇచ్చినప్పటికీ ట్రేడ్మార్క్ హక్కు దారుడు ఈ రెండో సంస్థ కార్యకలాపాలను ఆపవచ్చు ఇతరులు దానిని ఉపయోగించకుండా ఆపవచ్చు ఇప్పుడు బ్రాండింగ్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని సార్లు బాగా తెలిసిన మరియు బాగా స్థిరపడిన గుర్తు వారు రీబ్రాండింగ్ కోసం వెళ్ళవచ్చు వారు కనిపించే విధానాన్ని మార్చాలని నిర్ణయించుకోవచ్చు అప్పుడు చాలా ట్రేడ్మార్క్ సమస్యలు వస్తాయి ఎందుకంటే ప్రస్తుతమున్న గుర్తు ఇప్పటికీ సంస్థ పేరుమీదే ఉంటుంది పాత గుర్తు నిలిపివేయబడినప్పుడు ఇతరులు ఆ గుర్తును ఉపయోగించటానికి వీరు ఒప్పుకోరు పేటెంట్ ను గమనిస్తే 20 సంవత్సరాల కాల పరిమితి ముగిసాక అది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది కాని ట్రేడ్మార్క్ అలా కాదు ఈ సంస్థ ఇతరులెవరూ ఇదే గుర్తును ఉపయోగించకూడదని కోరుకుంటుంది AIRTEL లోగో ఇది వరకు వేరేది ఉండేది ఇప్పుడు కొత్త లోగో వచ్చింది ఈ మార్పును AIRTEL కోరుకుంది వ్యాపారం నిమిత్తం ఈ మార్పులు చేసింది కాని పాత లోగో పై హక్కులు వదులుకోదు కాని పేటెంట్ లలో అలా ఉండదు పేటెంట్ కాలపరిమితి ముగిసినా లేదా పేటెంట్ ను ఏదో కారణం వల్ల కేన్సిల్ చేసినా దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు విద్యార్ధి AIRTEL ఆ పాత గుర్తు కోసం డబ్బులు కడుతుందా వారు దానిని సజీవంగా ఉంచుతున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారు దానిని సజీవంగా ఉంచకపోతే ఇతరులు దానిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఎయిర్టెల్ గుర్తే కాదు ఆ పదం కూడా ట్రేడ్మార్క్ యొక్క పరిధిలోనికే వస్తుంది కాబట్టి ఫాంట్ మార్చి రాసినా వారిని శిక్షించవచ్చు మనకు తెలిసిన ఎయిర్టెల్ చిహ్నం మార్పు చెందింది విద్యార్ధి వైద్య విధానాలకి కూడా హక్కులు ఉంటాయా చికిత్స చేసే పద్ధతి భారతీయ చట్టం క్రింద రక్షణ నుండి మినహాయించబడింది చికిత్స యొక్క పద్ధతులను రక్షించడానికి సెక్షన్ 3 అనుమతించదు మరియు దానికి కొన్ని మంచి కారణాలు ఉన్నాయి పేటెంట్ల గురించి చర్చ వచ్చినప్పుడు వాటి గురించి చర్చించవచ్చు డిజైన్ పై హక్కు అనేది ప్రభుత్వం చేత ఇవ్వబడిన ప్రత్యేక హక్కు అంటే దీని కోసం మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ హక్కు ఆకృతీకరణ నమూనా మొదలైన వాటికి సంబంధించినది ఇవి ప్రకృతిలో సౌందర్యమైనవి ఇవి కంటికి ఆహ్లాదకరంగా ఉంటాయి ఇవి క్రియాత్మక పరిమితిని కలిగి ఉండవు ఎందుకంటే ఒక క్రియాత్మక మూలకం ఉంటే అది పేటెంట్ అనే మరొక హక్కు కిందకు వస్తుంది ఈ హక్కులు కాపీరైట్ ద్వారా రక్షించబడే హక్కులు కాదు ఎందుకంటే కాపీరైట్ ద్వారా ఏదైనా రక్షించగలిగితే ఎవరూ కాపీరైట్ కన్నా తక్కువ వ్యవధి కల హక్కును కోరుకోరు కాబట్టి మీ దగ్గర ఒక డిజైన్ ఉండి దాన్ని ఏదో ఒక మార్గంలో కాపీరైట్ అనే హక్కు ద్వారా రక్షించగలిగితే అప్పుడు మీరు మీ కాపీరైట్ అనే హక్కు ఉపయోగించి ఆ డిజైన్ను వేరే ఎవరూ ఉపయోగించకుండా ఆపవచ్చు ఎందుకంటే ఇది మీ కళాత్మక పని కాబట్టి దీన్ని ఉల్లంఘిస్తే కళాత్మక పని హక్కు ఉల్లంఘన జరిగిందని మీరు చెప్పవచ్చు అప్పుడు దీని రక్షణ కాలం మీ జీవితం మరియు 60 సంవత్సరాలు విద్యార్ధి ఇలాంటి పరిస్థితి ఉంటే మరి డిజైన్ లకు వేరే రిజిస్ట్రేషన్ ఎందుకు ఈ పద్ధతి పారిశ్రామిక రంగ డిజైన్ లకు వర్తిస్తుంది TMT బార్స్ లాంటివి గమనిస్తే వాటిలో మీరు అద్భుతమైన డిజైన్ లు చూస్తారు విద్యార్ధి ఇంజనీరింగ్ డిజైన్ లా ఇంజనీరింగ్ డిజైన్ కళాత్మకంగా ఉంటుంది బాటిల్ ఆకారం గమనిస్తే ఆ బాటిల్ ఆకారంలో ఒక క్రియాత్మక మూలకం ఉందని వాదించవచ్చు కాని ఇది అన్ని బాటిళ్లలో ఉంటుంది కాని ఆ బాటిల్ ప్రత్యేకంగా కనిపించేలా చేసే డిజైన్ ఏదో ఉంటుంది ఇది మనకు ముఖ్యం కాబట్టి ఈ వర్గంలోకి వచ్చే వస్తువులు ఎక్కువగా ఉత్పత్తి చేయబడతాయి మరలా ఇది మేధో సంపత్తి హక్కులలో బలహీనమైనది ఎందుకంటే దీన్ని అమలు చేయడంలో ఆంక్షలు ఉన్నాయి మీరు వాటిని చేయకుండా ప్రజలను ఆపలేరు మరియు మీకొచ్చె పరిహారం కూడా చాలా పరిమితం దీని గురించి తర్వాత చూద్దాం విద్యార్ధి మరి బట్టలు కంటికి ఇంపుగా కనిపించే ఎక్కువగా ఉత్పత్తి చేయబడే బట్టలు లేదా నగలు కూడా దీని కిందకు వస్తాయి